ప్రస్తుతం మనము అటామిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీలో ఉన్నాము ఈ ప్రత్యేక సంస్థ మోటారు సైకిళ్ళు మరియు సైకిళ్ల చక్రాల యొక్క చట్రంలు ఇది ప్రాథమికంగా వారు తయారుచేసేది నా వద్ద మిస్టర్ సంజయ్ పటేల్ ఉన్నారు అతను ఈ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వారు ఖచ్చితంగా ఏమి చేస్తారు అనే దాని గురించి మనం అతనిని అడగబోతున్నాం కానీ దీనికి ముందు నేను ఆటోమేషన్ ఇండస్ట్రీ 4 0 యొక్క పరిపక్వత స్థాయి సమ్మతి మరియు మొదలైన వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇది నేను ఎంచుకున్న సంస్థ ఎందుకంటే వారు పరిశ్రమ 4 0 ను స్వీకరించడానికి తగిన పరిపక్వత కలిగి ఉన్నారు అందుకనే ఈ సంస్థ ఎంచుకోవడానికి గల కారణం ఈ సంస్థ అంత పెద్దది కాదు ఇది ఒక చిన్న తరహా సంస్థ ఇది ఆటోమేషన్ మరియు ఇండస్ట్రీ 4 0 పరంగా ఇంకా పెద్దగా పరిపక్వత లేని ఒక చిన్న సంస్థ కానీ మనం ఈ ప్రత్యేక సంస్థ ని ఒక కేసుగా తీసుకుని మన కోర్సులో మనం అధ్యయనం చేసిన విభిన్న విభిన్న సాంకేతికతలను ఎలా అవలంబించవచ్చో చూడవచ్చు తద్వారా ఈ సంస్థను పరిశ్రమ 4 0 వైపు స్వీకరించడం లేదా పరివర్తన వైపు ఏ విధముగా తీసుకెళ్లొచ్చో చూడవచ్చు కాబట్టి మీరు ఈ సంస్థలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీరు కనుగొనగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి మీరు దాని వ్యాపార అంశాల గురించి నేర్చుకున్నారు ఇవన్నీ ఇక్కడ బాగా స్వీకరించబడతాయి ఇక్కడ వాస్తవముగా జరిగేది మీరు చూడబోతున్నారు ముడి షీట్ లోహము వచ్చి నా వెనుక ఉన్న రోల్ ఏర్పడే ప్రక్రియ జరుగుతుందిఇక్కడ జరిగేది ఇది ఇక్కడ అ ప్రాథమిక ప్రక్రియ ఏమైనా జరుగుతుందా మరియు ప్రాధమిక ప్రక్రియలో ప్రాథమికంగా షీట్ మెటల్ను కంపెనీ లోగోతో కంపెనీ పేరుతో స్టాంప్ చేయడం మరియు కంపెనీ పేరు మరియు బ్రాండ్ పేరు వంటివి మొదలైనవి ఉంటాయి ఈ పనులన్నీ పూర్తయ్యాయి మరియు రెండు ప్రాథమిక ప్రక్రియలు జరిగాయి ఇక్కడ పనులు ఎలా జరుగుతాయో మిస్టర్ పటేల్ను అడుగుదాము అభ్యాసం ఆటోమేషన్ మరియు పరిశ్రమ 4 0 అవసరాల యొక్క స్వీకరణ వైపు తమను తాము మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్థ కాబట్టి మిస్టర్ పటేల్ మీరు ఈ సంస్థలో సరిగ్గా ఏమి చేస్తున్నారో వివరించగలరా హలోప్రస్తుతం మా ప్రధాన ఉత్పత్తులు సైకిల్ మోటారుసైకిల్ మరియు మోపడ్ చక్రాల చట్రంలు ద్వారా జరుగుతుంది నేను ఇప్పుడు ఈ ప్రత్యేక సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ పటేల్ ను మొత్తం ప్రక్రియ గురించి ఏ పనులు ఎలా జరుగుతాయో మరియు ప్రస్తుత అభ్యాసం గురించి మాట్లాడమని అభ్యర్థించబోతున్నాను కాబట్టి మిస్టర్ పటేల్ ప్రాథమికంగా నేను మీకు చెప్పినట్లుగా మేము ఆన్లైన్ మీడియా ద్వారా మన దేశంలో సాధారణంగా ఉన్నత స్థాయి విద్యను కలిగి లేని వ్యక్తులకు అందుబాటులో ఉండే విద్యా విషయాల కోసం ఈ విషయాన్ని ఉపయోగిస్తున్నాము కాబట్టిదీనిని ఎన్పిటిఎల్ ద్వారా అందుబాటులో ఉంచబోతున్నాము కాబట్టి ఈ ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుందో ఇక్కడ ఖచ్చితంగా ఏమి జరుగుతుందో మాకు తెలియజేయగలరు సరే సార్ ధన్యవాదాలు సార్ నేను గుజరాత్కు చెందిన సంజయ్ పటేల్

కాబట్టి ఇక్కడ స్వయంచాలిత వ్యవస్థ ఉపయోగిస్తారు నేను తయారీ ప్రక్రియలో సెన్సార్లు ఉపయోగించబడటం చూశాను దయచేసి వాటి గురించి వివరించండి కొన్నిసార్లు స్ట్రిప్ అవసరం ఉంది ఇది మొత్తం ప్రక్రియను అవసరానికి అనుగుణంగా నియంత్రించగలదు ఉష్ణోగ్రత పర్యవేక్షణ కోసం ఏ సెన్సార్లను ఉపయోగిస్తారు ఉష్ణోగ్రత ఇక్కడ చాలా ముఖ్యమైన పరామితి ఇది 65 70 డిగ్రీలలోపు ఉండాలి అలాగే నికెల్ అణువుల వేగాన్ని నిర్వహించడానికి ఉష్ణోగ్రత ఉపయోగించబడుతుంది ఒకవేళ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు నికెల్ యొక్క అంటుకునే సామర్థ్యం తగ్గిపోతుంది మరియు అందువల్ల అంచుకు వదులుగా ఉంటుంది క్రోమ్ యుటిలైజర్ అవును ధన్యవాదాలు మిస్టర్ పటేల్ చాలా ధన్యవాదాలు మనం చూసిన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక సంస్థలో కొంత స్వయంచోదిత వ్యవస్థ ఉంది వారు PLC ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ ఉన్నాయి కాని అవి పరస్పరం అనుసంధానించబడలేదు సమాచారాన్ని సేకరించాలి కానీ మీరు సమాచారమును మార్పిడి చేసుకోగలిగే వ్యవస్థను కలిగి ఉంటే వేర్వేరు సెన్సార్ల వివిధ వనరుల నుండి వచ్చిన సమాచారమును అందుబాటులో ఉంచవచ్చు మరియు మనకు అటువంటి ప్రక్రియను కలిగి ఉంటే కేంద్రీకృత నిర్ణయాలు తీసుకొనవచ్చు కాబట్టి సమాచారం తీసుకున్న తర్వాత సమాచారమును పంపించవలసి ఉంటుంది తద్వారా ఈ కోర్సులో మీరు అధ్యయనం చేసిన ప్రోటోకాల్స్ ఉపయోగించి కమ్యూనికేషన్ అంశాలు కలిగిన వ్యవస్థను తయారు చేయవలసి ఉంటుంది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే సమాచారమంతా అందుబాటులోకి వచ్చిన తర్వాత కేంద్రీకృత పద్ధతిలో లేదా వికేంద్రీకృత పద్ధతిలో సమాచారాన్ని ఉంచవలెను బట్టి సమాచారాన్ని ప్రాసెస్ చేయవలెను పొగమంచు కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలన్నీ ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి ఈ ప్రత్యేక సంస్థలో బాగా అవలంబిస్తున్నారు తరువాత ఏమి జరుగుతుంది అంటే మీరు విశ్లేషణల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు మొదటగా మనము నిర్ణయము ఏమిటంటే కార్యాచరణ సామర్థ్యాన్ని పర్యవేక్షించగల గటం మనము కార్యాచరణ నిర్వహణనిర్వహణ మర్థ్యం ఏదైనా సరే పర్యవేక్షించగలము సేకరించబడుతున్న సమాచారము ఆధారంగా ఇది అవసరమా కాదా అనేది పర్యవేక్షించగలము యంత్ర అభ్యాస పద్ధతులనుమరియు ప్రిస్క్రిప్టివ్ మెయింటెనెన్స్prescriptive maintenance వంటి వాటిని కూడా అవలంబించవచ్చు కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే మనం ప్రక్రియలను చేయగలము ఉత్పత్తుల నాణ్యత మరింత మెరుగుపరిచి మరియు మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులను చేయవచ్చు నేను ఇంతకు ముందే చెప్పడం మర్చిపోయిన మరో విషయం ఏమిటంటే భద్రత గురించి చాలా పరిశ్రమలలో భద్రత చాలా ముఖ్యం మరియు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను వారు కూడా చాలా తీవ్రమైన పద్ధతిలో భద్రతను చూసుకుంటున్నారని కాని భద్రతా డొమైన్లో స్వయంచాలితత్వం చాలా ముఖ్యం కాబట్టి పని స్థలాన్ని మరింత సురక్షితంగా చేయడానికి మరియు ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి మనము IoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించాలి తద్వారా మీరు నాణ్యతను మరింత మెరుగైన పద్ధతిలో మరియు మరింత సమగ్రమైన పద్ధతిలో చూసుకోవచ్చు నేను ఎందుకు అనుసంధానం అని చెప్తున్నాను అంటే ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండాలి ఈ విభిన్న భాగాలు విభిన్న విధముగా సేకరిస్తున్న సమాచారము ఇవన్నీ ప్రక్రియలను మెరుగుపరచడానికి సమగ్ర పద్ధతిలో దోహదం చేయాలి తద్వారా ఉత్పత్తి నాణ్యత అలాగే కార్యాలయ భద్రత ను మెరుగుపరచాలి కాబట్టి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగాఈ సంస్థ దీనిలో మొదటి దశలను తీసుకుంది అయితే భవిష్యత్తులో వారు పరిశ్రమ 4 0 ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే వారు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి IoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం అనేది వారి లక్ష్యాలను సాధించడానికి వారికి సహాయపడుతుంది ధన్యవాదాలు ప్రస్తుతంమనము మరొక కంపెనీలో ఉన్నాము ఇది ప్రాథమికంగా షీట్ లో మేనేజింగ్ డైరెక్టర్ మేము షీట్ లోహ భాగంను తయారు చేస్తున్నాము నేను మిస్టర్ పటేల్ కు చెబుతున్నాను మేము చేస్తున్నా ఈ ప్రత్యేక కోర్సు గురించి ఈ ఈ కోర్సు పేరు పరిశ్రమ 4 0 మరియు పారిశ్రామిక IoT పరిచయం మరియు ఇది NPTEL కోర్సు ఈ కోర్సు దేశవ్యాప్తంగా మరియు వెలుపల ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది మనము ఇక్కడ కలిగి ఉన్న వివిధ రకాల పరికరాలను చూడబోతున్నాము మరియు మీ ప్రస్తుత ఇక్కడ ఉన్నసౌకర్యాలు మరియు పరిశ్రమ 4 0 లో స్వీకరించడానికి మనము వీటిని ఏ విధముగా ముందుకు తీసుకు వెళ్ళాలో చూద్దాము మనము దాని గురించి తరువాత మాట్లాడుదాం నా పేరు కేవల్ గన్వీర్ నా హోదాలో ప్రొడక్షన్ ఇంజనీర్ మొదట మనము వినియోగదారుల నుండి చిత్రాలను ప్రకారం కత్తిరించడం జరుగుతుంది ఇది ఆ యంత్రం మనము ఇక్కడ చూస్తున్నది సిఎన్సి మెషిన్ ప్యానెల్ మీరు ఇక్కడ రూపకల్పనను ప్రోగ్రామ్ చేస్తున్నారా మేము దీన్ని మా కార్యాలయంలో రూపకల్పన చేసి ప్రోగ్రామ్ను మెమరీ కార్డ్ ద్వారా ఈ సిఎన్సి ప్యానెల్కు బదిలీ చేస్తాము ఈ యంత్రానికి 1 28 నుండి సంఖ్యలు ఉన్నాయి మనకు కావలసిన అవసరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి దీని ప్రకారం ఆపరేటర్ సాధన వివరాలను మానవీయంగా సెట్ను కనెక్ట్ చేసి రూపకల్పన ప్రక్రియను ప్రారంభిస్తాము ఆ తరువాత గుద్దటం ప్రక్రియ మొత్తం గా జరుగుతుందా అవును ఆ తరువాత గుద్దే ఆ తరువాత మనం ఫాస్ఫేటింగ్ అనే పొడి పోత చేస్తాము దానిని క్రేన్లో ఎత్తడం జరుగుతుంది దీనిని 7 ట్యాంక్ ప్రక్రియ అంటారు దానిని అక్కడ ముంచడం జరుగుతుంది పరికరంలోని ధూళిని శుభ్రం చేయడానికి ఫాస్ఫేటింగ్ అవసరం ఆ తరువాత మేము మానవీయంగా పొడి పూత ఆ తరువాత పూర్తి విడి భాగం ఉత్పత్తి అవుతుంది అప్పుడు మేము బేస్ టాప్ సైడ్ మొదలైన వివిధ భాగాల నుండి సూక్ష్మ రూపమును పూర్తి చేస్తాము ఇప్పుడు బాక్స్ రకం భాగం సిద్ధమైంది మొత్తం ప్రక్రియను వివరించినందుకు చాలా ధన్యవాదాలు మీరు చూసినట్లుగా ఇది మరొక సంస్థ వారు చేసే పనుల యొక్క మొత్తం ప్రయోజనాన్ని ప్రాథమికంగా నన్ను పునరావృతం చేయనివ్వండి ప్రత్యేక సంస్థ షీట్ను కలిగి ఉన్నాయి

కానీ సిఎన్సితో మొదలవుతుంది అదే కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సెన్సార్లతో కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అనుసంధానించబడిన సెన్సార్లు వేర్వేరు యంత్రాలకు అమర్చిన సెన్సార్ నెట్వర్క్ ఒకే యంత్రం కాదు భిన్నమైన విభిన్న యంత్రాలు అవన్నీ ఈ వేర్వేరు సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి మరియు అవి ఒకదానికొకటి సమాచారమును పంచుకుంటాయి మరియు ఆ సమాచారమును దూరంగా ఉన్నా వేరొక యంత్రంతో ఈ ప్రక్రియ కోసం పంచుకుంటాయి ఇక్కడ జరిగే ప్రక్రియను మరోసారి నన్ను పునరావృతం చెయ్యనివ్వండి ఈ సమాచారం అంతా సేకరించి ఆపై భిన్నమైన విభిన్నమైన విశ్లేషణలను చేద్దాం వీటిలో కొన్ని నిజ సమయ విశ్లేషణలు కావచ్చు వీటిలో కొన్ని నాణ్యత మరియు దాని యొక్క నాణ్యత గురించి నిర్వహించబడుతున్న ప్రక్రియల గురించి మీకు భిన్నమైన భిన్నమైన సమాచారమును పొందడం ద్వారా దాని యొక్క కార్యాచరణ భాగం గురించి మీకు ఆలోచన రావచ్చు భవిష్యత్తులో ఏమి జరగబోతుందనే దాని గురించి ఈ సమాచారం మీకు కొన్ని అంతర్దృష్టులను పొందవచ్చు వీటన్నింటికీ మన దగ్గర ఉన్నది సైబర్ భౌతిక వ్యవస్థల యొక్క పర్యావరణ వ్యవస్థ సిపిఎస్గా ఉంటుంది కాబట్టి ఈ విభిన్న విషయాలన్నీ మనోహరమైనవి కావచ్చు వీటిని సేకరించిన సమాచారంతోచేయవచ్చు కాని మనం ఇంకా అక్కడికి వరకు వెళ్లలేదు కాబట్టి ఈ కంపెనీలు చాలావరకు ఆదిమ దశలో ఉన్నాయి అవి ఇప్పటికీ వాటిలో తగినంత ఆటోమేషన్ లేదు కాబట్టి ప్రాథమికంగా సేకరించిన డేటా మీరు పర్యవేక్షక నియంత్రణ కోసం ఇలాంటి రకమైన వ్యవస్థలకు SCADA ని కూడా జోడించవచ్చు విశ్లేషణలను నియంత్రించే సమాచారము మరియు ఈ విషయాలన్నీ కలిపి మనోహరమైన రకమైన పర్యావరణ వ్యవస్థను ఈ సంస్థలలో చేయవచ్చు మరియు వాస్తవానికి మీరు కలిగి ఉన్నఇలాంటి సంస్థలను చురుకుగా తయారు చేయవచ్చు వాటిని ఇంకా తెలివిగా చేయవచ్చు నేను మాట్లాడిన ఈ విభిన్న ఆలోచనలన్నింటినీ మరియు అనేక ఇతర విషయాలను స్వీకరించడం ద్వారా మీరు చురుకైన ఫ్యాక్టరీలను సులభంగా అమలు చేయవచ్చు స్వయంచాలితత్వం లేదా ఏదైనా ద్వారా సమాచారమును నిల్వ చేయడం వీటన్నిటినీ కూడా ఒకదానికొకటి కలిపి ఒక చోటికి తీసుకురావలెను ఈ సంస్థలలో చాలావరకు మనం చూసినట్లుగా మాకు చాలా సామర్థ్యం ఉంది ప్రశ్న ఏమిటంటే ఈ సంస్థలను ఏ విధముగా ముందుకు తీసుకు వెళ్లాలి ఆపై ఈ సంస్థలు తదుపరి దశలు అవలంబించడానికి ఆసక్తి చూపబోతున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి కానీ దీనికి అవసరమైనది ఏమిటంటే పరిశ్రమ 4 0 అంటే ఏమిటి మరియు పారిశ్రామిక IoT గురించి వారికి తగినంత అవగాహన కల్పించడం ఇంకొక విషయం ఏమిటంటేనన్ను పునరావృతం చెయ్యనివ్వండి మనము కోర్సులో ప్రాథమికంగా చెప్పింది శిక్షణా భాగం శిక్షణా భాగం మరియు ముఖ్యంగా వాటి యొక్క నాణ్యత ప్రక్రియలు మరియు ఉత్పత్తులు మరియు మొదలైనవి వాటికి సంబంధించిన శిక్షణ మాత్రమే కాకుండాభద్రత పారిశ్రామిక భద్రత కూడా చాలా ముఖ్యమైనది ఈ సంస్థలలో చాలావరకు వారు పారిశ్రామిక భద్రతను వారి విభిన్న విభిన్న మార్గాల్లో చూసుకుంటారు కానీ ఇవన్నీ ఇంకా స్వయంచాలితఉంటే మీరు ప్రాథమికంగా సంస్థలో ఉన్నత స్థాయి భద్రతను కలిగి ఉన్నట్లు నాణ్యత విశ్వసనీయత భద్రత ఇవన్నీ అమలు చేసి మరియు ప్రక్రియలు అనుసంధానం చేసి వ్యవస్థగా చేయవచ్చు మరియు మీరు SCADA ఆధారిత లేదా ఇలాంటి పర్యవేక్షక నియంత్రణను కలిగి ఉంటే ఇక్కడ ప్రతిదీ ప్లాంట్లోనే లేదా మేనేజ్మెంట్ ద్వారా పర్యవేక్షించబడుతుంది మరియు నిర్ణయాలు స్వయంప్రతిపత్తిగా లేదా పాక్షిక స్వయంప్రతిపత్తిగా తీసుకోవచ్చు మరియు ఈ కర్మాగారాల్లోని వ్యవస్థలు మరియు ప్రక్రియలకు తిరిగి అభిప్రాయం ఇవ్వవచ్చు ధన్యవాదములు